ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 40 కు స్వాగతం మీకు తెలిసినట్లుగా ఇది కోర్సు యొక్క చివరి మాడ్యూల్ కాబట్టి నేను ఏ కొత్త అంశం గురించి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క కొత్త అంశం గురించి చర్చించను నేను కొన్ని ముగింపు వ్యాఖ్యలు చేస్తూ గడుపుతాను కాబట్టి ఈ కోర్సులో మనము ఏమి చేసామో మరియు మీ పరీక్షకు మీరు ఎలా సిద్ధం కావాలి మరియు ఈ కోర్సుకు మించి మీరు ఏమి చూడాలి అని క్లుప్తంగా సమీక్షించడమే మన లక్ష్యం కాబట్టి ఇది మాడ్యూల్ యొక్క ప్రాథమిక రూపురేఖలను ఏర్పరుస్తుంది కాబట్టి మనం వెనక్కి తిరిగి చూస్తే వేర్వేరు వారాల పరంగా మాడ్యూల్స్ ఎలా నిర్వహించబడుతున్నాయో మరియు ఒక వారం నుండి మరో వారానికి ఎలా వెళుతున్నాయో దాని ఆధారంగా నేను శీఘ్ర సమీక్ష తీసుకుంటాను చాలా సందర్భాల్లో మనం కోర్సు గురించి చర్చ గురించి పునాదిని సాధించడానికి ప్రయత్నించాము కాబట్టి మనం సాఫ్ట్వేర్ సంక్లిష్టత గురించి ప్రారంభించాము కాబట్టి మనం ఇంజనీరింగ్ వద్ద సాఫ్ట్వేర్ అనే చాలా ప్రాధమిక ప్రశ్నతో ప్రారంభించాము మరియు మనం ఇంకా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నాం అనే నిర్ణయానికి వచ్చాము వాస్తవానికి సాఫ్ట్వేర్ను నిర్మించటానికి మనము చాలా దూరంగా ఉన్నాము అనేక మంది ఇంజనీర్లు భవనాలను నిర్మించే విధానం కానీ ఈ ప్రక్రియలో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు ఎందుకు విఫలమవుతున్నాయో కొన్ని ప్రాథమిక కారణాలను మనము గుర్తించాము మరియు ఇది సాఫ్ట్వేర్ను నిజంగా ప్రభావితం చేసే సంక్లిష్టత యొక్క నాలుగు అంశాలను గుర్తించడానికి దారితీస్తుంది సమస్య డొమైన్ యొక్క సంక్లిష్టత అభివృద్ధి ప్రక్రియను నిర్వహించడంలో ఇబ్బంది సాఫ్ట్వేర్ ద్వారా సాధ్యమయ్యే సౌలభ్యం ఇది ఒక ప్రయోజనంగా కనిపిస్తుంది మరియు సాఫ్ట్వేర్కు వ్యతిరేకంగా మరియు వివిక్త వ్యవస్థల ప్రవర్తనను వివరించే సమస్యకు వ్యతిరేకంగా ఉంటుంది మరియు ఇది మనము పని చేయాల్సిన వాస్తవికత తో కాబట్టి మనము సంక్లిష్ట వ్యవస్థలు ఎలా నిర్మాణాత్మకంగా ఉన్నాయో వాటి సాధారణ నిర్మాణం ఏమిటి అనేదానిని పరిశీలించడానికి ప్రయత్నించాము మరియు సంక్లిష్టమైన వ్యవస్థల నిర్మాణం పరంగా సహజమైన మానవ నిర్మిత సామాజిక వివిధ రకాల వ్యవస్థలను చూడటం మనము గమనించాము మరియు సాఫ్ట్వేర్ అభివృద్ధి పరంగా నిజంగా మంచిదని నిరూపించగలిగే డిజైన్ విధానాలతో ముందుకు రావడానికి లేదా డిజైన్ విధానాలతో ముందుకు రావడానికి ఇది పరపతి పొందవచ్చు అని మనము గమనించాము కాబట్టి సంక్లిష్ట వ్యవస్థల యొక్క 5 లక్షణాలను మనము గుర్తించాము క్రమానుగత నిర్మాణం సాపేక్ష ఆదిమ ఆందోళనల విభజన సాధారణ నమూనాలు మరియు స్థిరమైన ఇంటర్మీడియట్ రూపం ను గుర్తించాము మరియు ఇది వ్యవస్థీకృత మరియు అస్తవ్యస్తమైన సంక్లిష్టత గురించి చర్చించడానికి దారి తీస్తుంది మరియు ఈ వ్యవస్థీకృత సంక్లిష్టత మారిందని మనము చూశాము వ్యవస్థీకృత సంక్లిష్టత భాగాలు మరియు సంగ్రహణ సోపానక్రమం క్లాస్ మరియు ఆబ్జెక్ట్ నిర్మాణం పరంగా వ్యక్తమవుతుంది మరియు వ్యవస్థ ప్రాతినిధ్యం యొక్క కానానికల్ రూపం అని పిలువబడే దానికి దారితీస్తుంది ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ లో ప్రధాన అధ్యయనం యొక్క మూలం అస్తవ్యస్తంగా ఉన్న ఇతర రకాల సంక్లిష్టతలు కూడా ఉన్నాయని మనము గుర్తించాము ఇది ప్రధానంగా మానవ మెదడు యొక్క పరిమితి కారణంగా ఉంది మరియు వ్యవస్థీకృత వ్యవస్థీకృత సంక్లిష్టతను మెరుగ్గా నిర్వహించడం కంటే మనం దీని గురించి పెద్దగా చేయలేము ఇప్పుడు చివరకు సంక్లిష్ట వ్యవస్థల యొక్క అస్తవ్యస్తమైన దృష్టాంతానికి ఒక క్రమాన్ని తీసుకురావడానికి మేము భాగాలు సంగ్రహణ మరియు సోపానక్రమం చూడవలసిన అవసరం ఉందని వాదించాము ఇవి వ్యవస్థను రూపకల్పన చేసి మోడల్ చేయగల కీలక సాధనాలు కాబట్టి ఇది సాఫ్ట్వేర్ యొక్క పునాది వాస్తవికతను మరియు వాస్తవ ప్రపంచ వ్యవస్థల యొక్క వాస్తవికతను విశ్లేషించే ప్రాథమిక విశ్లేషణ సంక్లిష్ట వ్యవస్థలు అనేది సాఫ్ట్వేర్ సంక్లిష్టత మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పరిష్కారాల అధ్యయనం నుండి బలహీనమైన వాటిలో తిరిగి తీసుకుంటాయి వారం 2 లో సాఫ్ట్వేర్ సంక్లిష్టంగా ఉంటే వ్యవస్థలు సంక్లిష్టంగా ఉంటే గణన నమూనాలు మరియు ఆబ్జెక్ట్ మోడళ్ల పరంగా ఏమిటో కూడా చూశాము మరియు మనం విభిన్నంగా లోతుగా ప్రోగ్రామింగ్ మరియు హార్డ్వేర్ నిర్మాణాలు ప్రోగ్రామింగ్ భాషల తరాలు ప్రోగ్రామింగ్ భాషలు ఎలా అభివృద్ధి చెందాయి ప్రోగ్రామింగ్ నమూనాలు ఎలా అభివృద్ధి చెందాయి విలక్షణమైన టోపోలాజీ ఏమిటి మరియు మొదలైనవి చూశాము దానితో పాటు మనము ఆబ్జెక్ట్ మోడల్ యొక్క పునాదులను పరిచయం చేసాము మనము దానిని మూడు దశల్లో చేసాము ఒక భాగం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ అప్పుడు మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ ఉంది మరియు చివరకు మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లోకి ముగుస్తుంది మీ వాస్తవ సాఫ్ట్వేర్ వ్యవస్థ గ్రహించబడుతుంది మరియు ఆ పరంగా అబ్స్ట్రాక్షన్ ఎన్క్యాప్సులేషన్ మాడ్యులారిటీ మరియు హైరార్కీ వంటి 4 ప్రధాన అంశాలు ఉన్నాయని మనము గుర్తించాము మరియు 3 చిన్న అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ తరువాత ఈ అంశాలు మనము విశ్లేషణను ఎలా చేయాలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణను మీరు నిజంగా ఎలా చేయాలో నిర్ణయించే మార్గదర్శకంగా మారాయి ఇది సంక్లిష్ట వ్యవస్థకు నిర్వహించగలిగే సమర్థవంతమైన రూపకల్పనకు వెళుతుంది కాబట్టి 2 వ వారంలో చర్చించడానికి ఇది ప్రాథమిక అంశం 3 వ వారంలో మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పరిభాష యొక్క సాధారణంగా తెలిసిన భావనలకు దగ్గరగా వెళ్ళాము మనము ఆబ్జెక్ట్ ల స్వభావం గురించి మాట్లాడాము మరియు ఒక ఆబ్జెక్ట్ ఒక స్థితిగా ప్రవర్తనగా మరియు గుర్తింపుగా ఉనికిలో ఉందని గుర్తించాము మరియు మనం ఒక ఆబ్జెక్ట్ ఏంటి మరియు ఎలా ఉంది అని చర్చించాము మరియు ఆబ్జెక్ట్ ల మధ్య సంబంధాల కోసం మనము తమను తాము ఉన్న ఆబ్జెక్ట్ లు ఆసక్తికరంగా ఏమీ ఇవ్వలేవని చూపించాము కాని అవి తమ మధ్య సమిష్టిగా ఉన్నప్పుడు లింకులు ఉన్నప్పుడు అవి ఆసక్తికరంగా మారుతాయి వాస్తవ ప్రోగ్రామింగ్ పరంగా ఆబ్జెక్ట్ లు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ మనకు ఒక లేఅవుట్ అవసరం దీని ద్వారా ఈ ఆబ్జెక్ట్ ప్రవర్తనను వ్యక్తపరచాలి కాబట్టి తరువాత క్లాస్ ల స్వభావం గురించి చర్చ జరిగింది ముఖ్యంగా ఇంటర్ఫేస్ మరియు ఇంప్లీమెంటేషన్ పరంగా ఇంటర్ఫేస్ అంటే ఆ క్లాస్ నుండి తక్షణం చేయబడిన ఆబ్జెక్ట్ లు ఇతరులతో ఎలా సంకర్షణ చెందుతాయో తెలిపేది మరియు ఇంప్లీమెంటేషన్ అంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ వాస్తవానికి ప్రవర్తన స్థితి ఎలా నిర్వహించబడుతుందో తెలిపేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్ట్ లను చివరకు గ్రహించగలిగేలా ఈ రెండూ చాలా ముఖ్యమైనవి వాస్తవ ప్రపంచ కనెక్టివిటీ పరంగా వాస్తవ ప్రపంచ ప్రవర్తన పరంగా ఉనికిలో ఉన్న విభిన్న మోడలింగ్ అవకాశాలు ఏమిటో మోడలింగ్ ఎలా చేయాలో పరంగా క్లాస్ ల మధ్య సంబంధాలు మనకు చాలా దిశను ఇస్తాయి మరియు ఇందులో మనము కూడా వేరే పరిగణలోకి తీసుకున్నాము ఇవన్నీ ఆబ్జెక్ట్ లు కాబట్టి క్లాస్ లు అన్నీ వాస్తవ ప్రపంచం యొక్క సంగ్రహణ యొక్క వివిధ రూపాలు ఎందుకంటే ఖచ్చితంగా ఈ స్టాంప్తో వాస్తవ ప్రపంచం సృష్టించబడలేదు ఇది ఆబ్జెక్ట్ లేదా ఇది క్లాస్ ఇది సంబంధం మరియు మొదలైనవి కాబట్టి మనము అలాంటి ఆబ్జెక్ట్ లను మరియు క్లాస్ లను గుర్తించినప్పుడు సంగ్రహణ అంత మంచిది కాదని మరియు అభివృద్దికి అవకాశం ఉందని మనము చెప్పినప్పుడు అడ్డంకి మంచిది అని చెప్పినప్పుడు సంగ్రహణ నాణ్యత యొక్క కొలత ఏమిటి సంబంధాల కార్యకలాపాలను ఎన్నుకోవడం సంబంధాలను ఎన్నుకోవడం మరియు అమలును ఎంచుకోవడం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ యొక్క ఈ చర్చలన్నింటినీ ఎలా ఆచరణలో పెట్టవచ్చో మీకు చూపించగలిగేలా మా వైపు ఒక వివరణాత్మక ఎక్సరసైజ్ చేయటానికి మనము ఈ సాధనాన్ని తయారు చేసాము కాబట్టి మనము 4 వ వారంలో పరిష్కరించడానికి ప్రారంభించిన ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విధానం సంక్లిష్ట వ్యవస్థల యొక్క స్వాభావిక నిర్మాణంతో మనకు మంచి అమరికను ఇస్తుందని మనము గ్రహించాము మరియు అవి ఆబ్జెక్ట్ లు మరియు క్లాస్ లు మరియు వాటి ప్రవర్తనలు సంబంధాల పరంగా నిర్వహించబడాలి వాస్తవ ప్రపంచ పరిస్థితిని ఇవ్వడానికి నేను ఇప్పటికీ ఒక ప్రాథమిక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు నేను క్లాస్ లను ఎలా గుర్తించగలను ఆబ్జెక్ట్ లను ఎలా గుర్తించగలను కాబట్టి మేము క్లాస్ ల వెలికితీతకు సహాయపడే ప్రాథమిక వర్గీకరణ ప్రక్రియ గురించి మాట్లాడాము మరియు నిర్మాణాత్మక క్లస్టరింగ్ సంభావిత క్లస్టరింగ్ మరియు ప్రోటోటైప్ ఆధారిత వర్గీకరణ లేదా ప్రోటోటైపింగ్ పరంగా వర్గీకరణ కోసం 3 చాలా ప్రాథమిక పునాది పద్దతి గురించి తెలుసుకున్నాము మరియు మనము గుర్తింపు కోసం సంగ్రహణ కోసం ఎలా కీ చేస్తాము అనే దాని గురించి కూడా తెలుసుకున్నాము వాస్తవ ప్రపంచ పరిస్థితిని సుదీర్ఘంగా చూడటానికి ఇవి మన చేతిలో ప్రభావవంతమైన సాధనాలుగా మారతాయి మరియు వాస్తవానికి క్లాస్ లు ఆబ్జెక్ట్ ల సంబంధాలు సోపానక్రమాలు మెరుగుదలలు డిపెండెన్సీ మరియు మొదలైనవి సేకరించేందుకు ప్రయత్నిస్తాయి కాబట్టి మనము 4 వ వారం యొక్క ప్రధాన భాగాన్ని ఓక రన్నింగ్ సిస్టమ్ ఉదాహరణ సందర్భంలో వర్తింపజేయడానికి ప్రయత్నించాము ఇది నేను ప్రవేశపెట్టిన వారం 1 లేదా వారం 2 లో కోర్సు యొక్క సెలవు నిర్వహణ వ్యవస్థ మరియు మనము దీన్ని ఒక భాషా విధానం అయిన ప్రత్యేకతతో ప్రదర్శించాము ఇతర విధానాలు ఉండవచ్చు మరియు ప్రధానంగా సిస్టమ్ యొక్క ఆంగ్ల వర్ణన ఇచ్చిన ప్రసంగం యొక్క విభిన్న భాగాలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది కస్టమర్ మరియు క్లయింట్ మధ్య కొన్ని వీడియో ఆధారిత పరస్పర చర్యకు సూచన మనము నామవాచకాలు క్రియలు వివిధ భాగాలను విశ్లేషించడానికి మరియు గుర్తించడానికి ప్రయత్నించాము వివిధ క్లాస్ లకు వారి సంబంధాలు వారి సోపానక్రమాలకు దారి తీసే ప్రసంగం మరియు క్లాస్ లు ఆబ్జెక్ట్ లు సంబంధాలను గుర్తించే అటువంటి నమూనాలో మనము పనిచేసిన ప్రతిసారీ మనము సంగ్రహణ కోసం నిర్వచించిన నాణ్యతా పారామీటర్ లను తిరిగి పొందడానికి ప్రయత్నించాము మునుపటి మోడల్ నుండి మనము నిజంగా మెరుగుపడుతున్నాము మరియు ఆ ప్రక్రియలో మనము 3 లేదా 4 మాడ్యూళ్ళకు పైగా వెళ్ళే శుద్ధీకరణల ద్వారా చూపించాము అది 2 పేజీల ఆంగ్ల వివరణ నుండి ప్రారంభించి గణనీయమైన క్లాస్ ల సంఖ్యలో బయటకు రాగలము వారి సోపానక్రమాలు వారి ప్రధాన లక్షణాలు వారి సంబంధాలు మరియు ఎక్కువ లేదా అంతకన్నా తక్కువ ప్రతిదీ ఖచ్చితంగా ఎవరు చేస్తున్నారనే కొలతలు ఉన్నాయి విశ్లేషించే వ్యక్తి యొక్క నైపుణ్యం ఏమిటి కానీ ఇప్పటికీ మనము ఈ పద్ధతులన్నింటినీ ఎక్కువ లేదా తక్కువ ఏకరీతిలో సేకరించే అనేక పద్ధతులను గుర్తించగలము ఇది 4 వ వారం యొక్క ప్రాథమిక లక్ష్యం ఇది ఈ కోర్సు యొక్క మొదటి భాగంలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పారాడిగ్మ్ మొత్తాన్ని ప్రవేశపెట్టడంతో మరియు వ్యవస్థలోని ఆబ్జెక్ట్ లు క్లాస్ లు మరియు సంబంధాలను గుర్తించడానికి కొన్ని ఆచరణాత్మక విధానాలతో ముగిసింది 5 వ వారం నుండి 8 వ వారం వరకు ఉండే కోర్సు యొక్క తరువాతి సగం కోర్సు యొక్క ఇతర అంశాలకు అంకితం చేయబడింది ఇది ఒకసారి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ భాగాలు క్లాస్ లు ఆబ్జెక్ట్ సంబంధాల శ్రేణులను సంగ్రహించిన తరువాత వివిధ ప్రక్రియలు గుర్తించబడతాయి విభిన్న వినియోగ సందర్భాలు తెలిసాయి ఒక నిర్దిష్ట ప్రోగ్రామింగ్ శైలి ఒక నిర్దిష్ట ప్లాట్ఫాం లేదా ఒక నిర్దిష్ట వ్యక్తి ఒక నిర్దిష్ట ప్రక్రియ ద్వారా పక్షపాతం లేని భాష పరంగా మనము వాటిని ఎలా సూచిస్తాము మరియు ఆ సందర్భంలో మనము తెలిసిన UMLని పరిచయం చేసాము మరియు మనము UML ఒక రోజులో జరగలేదని చెప్పడం మొదలుపెట్టాము ఇది విభిన్న భావనలతో చాలా సంవత్సరాల పరిణామానికి వెళ్ళింది నిర్మాణాత్మకంగా వర్గీకరించబడిన UML డయాగ్రమ్ ల యొక్క UML సేకరణ పరంగా చివరగా ఏకీకృతమైంది ఇది ప్రాథమికంగా వ్యవస్థ యొక్క విభిన్న భాగం ఉన్న స్థాయిలు మరియు బిహేవియరల్ డయాగ్రమ్ ల గురించి మాట్లాడుతుంది ఈ 2 టిని కలపడానికి వ్యవస్థ ఇప్పుడు కాలక్రమేణా ఎలా ప్రవర్తిస్తుందో చెబుతుంది వ్యవస్థ యొక్క ప్రాథమిక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లక్షణాలను క్లాస్ ల ప్రవర్తనలు ఆబ్జెక్ట్ ప్రవర్తనలు సంబంధాలు మరియు మొదలైనవాటిని మనము గుర్తించిన మొదటి భాగం మరియు ఈ అంతరాన్ని తగ్గించగల ప్రామాణిక భాష ద్వారా వాటి వ్యక్తీకరణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్సైకిల్ ప్రాసెస్ అయిన ప్రాథమిక SDLC ప్రాసెస్లోకి కూడా మనము ప్రక్కతోవ తీసుకున్నాము కాబట్టి మనకు ఒక ప్లాట్ఫాం అజ్ఞేయవాది ఇది ప్రాసెస్ అజ్ఞేయవాది ఇది ప్రజలు అజ్ఞేయవాది మరియు మొదలైనవి కలిగి ఉండటం మంచిది అని మనము చెప్పాలనుకుంటున్నాము మరియు వాస్తవ ప్రపంచం నుండి విభిన్న ఆబ్జెక్ట్ వ్యవస్థ సమాచారాన్ని పద్ధతుల ద్వారా ఎలా సేకరించాలో మనకు తెలుసు మనము మొదటి భాగంలో చేసాము కాని మీరు ఎప్పుడు ఏమి చేస్తారు UML కి అనేక డయాగ్రమ్ లు ఉంటే సాఫ్ట్వేర్ అభివృద్ధి యొక్క ఏ దశలో నేను ఏ డయాగ్రమ్ ను ఉపయోగించాలి వివిధ దశలలో సంగ్రహించడంపై నేను ఏ సమాచారం ఆసక్తి కలిగి ఉండాలి లేదా దృష్టి పెట్టాలి కాబట్టి మనము SDLC దశల పరంగా ఒక టూర్ చేసాము రిక్వైర్మెంట్స్ నుండి అనాలిసిస్ కు అనాలిసిస్ నుండి డిజైన్ కు ఇది గణనీయంగా OOAD పాల్గొన్న 3 దశలు అయితే ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంశాల యొక్క ఉన్నత స్థాయి మరియు తక్కువ స్థాయి డిజైన్ అంశాలకు అమలు దశలో చిందుతుంది మనము దీని గురించి కూడా మాట్లాడాము సిస్టమ్ యొక్క వాస్తవ విస్తరణ లేదా నిర్వహణ మరియు మొత్తం ఇతర జీవితచక్ర అంశాలు లేదా పరీక్ష దశ మరియు ఇతర దశలను మనము పరిగణించలేదు అవి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ మరియు డిజైన్లను కూడా కలిగి ఉంటాయి అయితే ఈ దశల కంటే తక్కువ ప్రాముఖ్యమైన మార్గంలో ఇవన్నీ కలిగి ఉండటంతో ఈ కోర్సు యొక్క 40 శాతం సమయాన్ని వాస్తవానికి UML డయాగ్రమ్ లను అర్థం చేసుకోవడంలో మనము అంకితం చేసాము మరియు మనము వాటి ప్రాముఖ్యత యొక్క గ్రహించిన క్రమం మరియు మీరు వాటిని ఎంత విస్తృతంగా ఉపయోగించాలని భావిస్తున్నారు అనే విధంగా చేసాము కాబట్టి మనము యూజ్ కేస్ డయాగ్రమ్ తో ప్రారంభించాము ఇది ఖచ్చితంగా మీరు రిక్వైర్మెంట్స్ దశలో ఉపయోగించే అత్యంత పునాది మరియు మీరు సిస్టమ్లోకి వచ్చిన ప్రతిసారీ దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది ఆపై మనము ఒక స్ట్రక్చరల్ డయాగ్రమ్ కి వెళ్ళాము ఇది క్లాస్ డయాగ్రమ్ ఇది మళ్ళీ విస్తృతంగా ఉపయోగించబడే UML డయాగ్రమ్ ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ పరంగా ప్రత్యక్ష పరిణామానికి దారితీస్తుంది తరువాత మనము ప్రక్రియలు మరియు అల్గోరిథంలు ముఖ్యంగా తాత్కాలిక డొమైన్లో దాని గురించి మాట్లాడే సీక్వెన్స్ డయాగ్రమ్ కి వెళ్ళాము కమ్యూనికేషన్ డయాగ్రమ్ పరంగా వేర్వేరు బిహేవియరల్ డయాగ్రమ్ ల గురించి మనము చర్చించడం కొనసాగించాము ఇది సందేశాల యొక్క ప్రత్యేక సమాచారం గురించి మాట్లాడిన కమ్యూనికేషన్ డయాగ్రమ్ మరియు అన్నింటికీ అసలు కంప్యూటింగ్ మోడల్ పరంగా ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి మా రెగ్యులర్ రిఫరెన్స్ అయిన క్లయింట్ సర్వర్ మోడల్ ను ఉంచాము మనము ఆక్టివిటీ డయాగ్రమ్ గురించి మాట్లాడాము ఇది వేర్వేరు యూజ్ కేసుల నుండి గుర్తించబడిన కార్యకలాపాల క్రమం ఇంటరాక్షన్ వ్యూ డయాగ్రమ్ ఇది మరొక చిన్న డయాగ్రమ్ చివరకు మనము ప్రస్తుత వారంలో స్టేట్ మెషిన్ డయాగ్రమ్ తో ముగించాము ఇది మళ్ళీ చాలా ముఖ్యమైన డయాగ్రమ్ ఇది వ్యవస్థలో మనకు చాలా స్టేట్ సంబంధిత సమాచారాన్ని ఇస్తుంది మరియు ఇది ఫైనైట్ స్టేట్ మెషిన్ కంటే శక్తివంతమైనది ఇది ప్రాథమికంగా స్టేట్ చార్ట్ సమాచారాన్ని ఇస్తుంది మరియు చివరి మాడ్యూల్లో మనము చాలా ముఖ్యమైన కొన్ని ఇతర UML డయాగ్రమ్ లను శీఘ్రంగా పరిశీలించాము అయితే OOAD సందర్భంలో అవి తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉండవచ్చు ఎందుకంటే అవి అనాలిసిస్ మరియు డిజైన్ దశల కంటే ఇంప్లీమెంటేషన్ దశలతో మరింత సన్నిహితంగా ఉంటాయి కాబట్టి ఒక స్లైడ్లో మనం ఏమి నేర్చుకున్నామో సంగ్రహించాలనుకుంటున్నాను ఇది మనం చూస్తున్న ప్రధాన అభ్యాసం అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మనం నేర్చుకున్న మొదటి సందేశం సాఫ్ట్వేర్ సంక్లిష్టమైనది ఎందుకంటే మీరు ఒక వైపు అన్నింటినీ మరియు ఏదైనా వదిలివేస్తే అది సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే వ్యవస్థలు సంక్లిష్టంగా ఉంటాయి అది దాని యొక్క స్వాభావికం కాబట్టి మనం నేర్చుకున్న మొదటి పాఠానికి దీనిపై రాజీ లేదు రెండవది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మరియు పనిచేయడానికి సహాయపడుతుంది ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి కానీ ప్రధానంగా 2 కారణాల వల్ల ఒకటి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ ప్రాతినిధ్య డిజైన్ సహజమైనది ఇది సింథటిక్ విధానం కాదు ఇది మీ వాస్తవ ప్రపంచంలో జరుగుతున్నట్లు మీరు చూసే విషయం మరియు ఈ ప్రక్రియలో మనము చూసినట్లుగా సంక్లిష్ట వ్యవస్థల నిర్మాణాల మధ్య ఇంత గొప్ప అమరిక ఉండటానికి కారణం అదే మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ అందించే విభిన్న ఆదిమాలు ప్రతి స్కేల్లో డిజైన్ వర్క్ యొక్క ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ గురించి నేను ప్రతిచోటా మాట్లాడగలిగితే ఇది చాలా చిన్న వ్యవస్థ కోసం 10 మంది ఉద్యోగుల పేరోల్ వ్యవస్థ నుండి సామూహిక ల్యాండింగ్ వ్యవస్థలకు పనిచేస్తుందనేది స్కేలబుల్ ఇది దాదాపు ప్రతి రకమైన సంక్లిష్ట వ్యవస్థలో ఉపయోగించబడుతుంది రెండవ ప్రాథమిక కారణం OOAD ఒక ప్రక్రియ ప్రజలు మరియు ప్లాట్ఫాం అజ్ఞేయవాది మొత్తం విధానం వ్యక్తిపై ఆధారపడి ఉండదు మీరు ఏ విధానాన్ని అనుసరించాలనుకుంటున్నారు లేదా ప్లాట్ఫారమ్ ద్వారా మీరు ఏ ప్లాట్ఫారమ్ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉండదు నా ఉద్దేశ్యం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ భౌతిక వ్యవస్థలు ప్రతిదీ కాబట్టి OOAD చాలా సాధారణ విధానం మూడవ టేక్ బ్యాక్ నేను UML ను చాలా శక్తివంతమైన మోడలింగ్ సాధనంగా నేర్చుకున్నాము మరియు ఇది అనేక కారణాల వల్ల శక్తివంతమైనది ఒకటి ఇది వ్యక్తీకరణ భాషను అందిస్తుంది అది మళ్ళీ ప్రక్రియ ప్రజలు మరియు ప్లాట్ఫాం అజ్ఞేయవాది మీరు C లేదా Java ను ఉపయోగించాలని ఇది చెప్పదు మీరు Unix లో పనిచేయాలని ఇది చెప్పదు మీరు ఎజైల్ లేదా వాటర్ఫాల్ లేదా హేతుబద్ధమైన పెరుగుదల ప్రక్రియను ఉపయోగించాల్సి ఉంటుందని ఇది చెప్పదు అందులో ఏదీ చెప్పదు డిజైన్ మరియు ఎక్సరసైజ్ యొక్క ఈ విభిన్న ఎంపికల పరంగా మీరు ఏదైనా చేయగలరు కాని మీకు ప్రామాణికమైన భాష ఉంది ఇది చాలా సందర్భాలలో అమలు చేయదగినది మరియు ఇది సమాజంలో రెండింటిలోనూ అర్థం అవుతుంది UML నిలవడానికి రెండవ కారణం ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పారాడిగ్మ్తో అమరికలో చాలా చక్కగా దాని రూపకల్పనను సమలేఖనం చేస్తుంది కాబట్టి మనం చెప్పదలచుకున్నది లేదా మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మరియు డిజైన్ పరంగా గుర్తించేది చాలా సముచితంగా UML ఆదిమ పరంగా చెప్పవచ్చు కాబట్టి UML ఒక శక్తివంతమైన మోడలింగ్ పరికరం ఎందుకు అనేదానికి ఇది ఒక గొప్ప కారణం చివరగా ఇది శక్తివంతమైనది ఎందుకంటే ఇది బహుళ స్థాయి వివరాలు మరియు బహుళ కోణాలలో పనిచేయగలదు దీని అర్థం ఏమిటంటే మీరు రిక్వైర్మెంట్స్ దశలో ఉన్నప్పుడు UML ఉంది ఇక్కడ మీకు సిస్టమ్ గురించి ఏమీ తెలియదు కాబట్టి మీరు చాలా నైరూప్య చాలా అస్పష్టమైన వివరాలతో ఉన్నారు అప్పుడు మీరు నెమ్మదిగా కొన్ని డయాగ్రమ్ లను సంగ్రహిస్తారు మీరు కొన్ని ప్రాథమిక క్లాస్ డయాగ్రమ్ లను ఉపయోగించుకుంటారు ఆపై మీరు వాటిని మెరుగుపరచడం ప్రారంభిస్తారు కాబట్టి మీరు వాటిని మెరుగుపరచడం కొనసాగిస్తున్నప్పుడు మీరు వివరాల స్థాయిని మరింతగా పెంచుకుంటున్నారు మరియు మీరు దీన్ని కొనసాగిస్తున్నారు మరియు UML మీకు మద్దతునిస్తూనే ఉంటుంది మరియు ఇది బహుముఖంగా ఉంటుంది ఎందుకంటే ఇది మీరు సమయం గురించి మాట్లాడుతుండటం మీకు సీక్వెన్స్ డయాగ్రమ్ ఉంది టైమింగ్ డయాగ్రమ్ ఉంది మీరు స్పేస్ గురించి మాట్లాడుతారు మీకు కాలాబరేషన్ డయాగ్రమ్ ఉంది కాంపోనెంట్ డయాగ్రమ్ మీరు ఆబ్జెక్ట్ సోపానక్రమం గురించి మాట్లాడుతారు మీకు ఆబ్జెక్ట్ డయాగ్రమ్ క్లాస్ డయాగ్రమ్ ఉన్నాయి కాబట్టి మీరు వ్యవస్థను బహుళ కోణాల నుండి చూడాలనుకోవచ్చు మరియు ఈ రోజు UML మీకు వ్యవస్థను చూసే సామర్థ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది వ్యవస్థను సూచిస్తుంది మీకు హాయిగా అనిపించే ఏ కోణం నుండి అయినా వ్యవస్థను వ్యక్తపరుస్తుంది కాబట్టి నా దృష్టిలో మూడవ టేక్ మీ అవగాహన మరియు UML ను మోడలింగ్ సాధనంగా ఉపయోగించగల మీ సామర్థ్యం చివరగా ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ఒక సాధనం భాష లేదా వేదిక కాదని నేను చెప్పాలనుకుంటున్నాను ఇది వ్యవస్థను ఎలా చూస్తుందో దానిపై ఆధారపడి ఉంటుంది నేను తరచుగా ఈ ప్రశ్నను ఎదుర్కొంటున్నాను ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్ను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి C అవసరమా నేను C ఉపయోగించగలనా అవును ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ గణనీయంగా లేదని నేను తరచూ చెబుతాను ఖచ్చితంగా సాధనం భాషకు సహాయపడుతుంది కాని మీరు C వంటి భాషలో చాలా మంచి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ను చేయవచ్చు ఇది సున్నా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అందించిన ఫీచర్ మీరు సిస్టమ్ను ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పద్ధతిలో చూడవచ్చు మీరు సరైన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ విధానాలతో సిస్టమ్ను చూడవచ్చు కాబట్టి టేక్ బ్యాక్ పరంగా సంగ్రహంగా చెప్పాలంటే ఇది మీ అందరికీ నా ఒక లైన్ సిఫారసు ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ దయచేసి డెవలపర్ను గుర్తుంచుకోండి UML విశ్లేషణ విధానాలు భాషకు సహాయపడతాయి కొన్ని సాధనాలు సహాయపడతాయి రేషనల్ రోజ్ దృశ్య నమూనాకు సహాయపడతాయి అవి సహాయపడతాయి కాని మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పరంగా ఒక వ్యవస్థను ఎంత బాగా విశ్లేషించారు మరియు రూపకల్పన చేసారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు చూసే ఏ భావన ను ఎంత త్వరగా మీరు గుర్తించగలరు ఎంత బాగా చూడగలరు మరియు ఎంత బాగా గుర్తించగలరు అనేది ముఖ్యమైన సంగ్రహణ ఆ సంగ్రహణను మీరు ఎంత త్వరగా చూడగలరు తగిన స్థితి ఏమిటి అనేదాని ద్వారా మీరు ఎంత త్వరగా చూడగలరు ఒక ఆబ్జెక్ట్ కు తగిన ప్రవర్తన యొక్క సమితి ఏమిటి దీని కోసం స్పెషలైజేషన్ యొక్క సరైన సోపానక్రమం ఏమిటి వీటిలో ఎక్కువ మీరు మీ మనస్సులో వాదించవచ్చు మీరు మంచి ప్రోగ్రామర్ అవుతారు మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పారాడిగ్మ్ కోసం మంచి డెవలపర్ అవుతారు మీ పరీక్ష కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయడానికి ఈ కోర్సులో చదివిన మరియు ప్రాక్టీస్ చేసిన చివరి రెండు వారాలలో మీరు దృష్టి పెట్టాలి మీరు ఖచ్చితంగా వీడియోలను చూడాలి అని నా సలహ అసైన్మెంట్ లను మరియు పరిష్కారాన్ని మళ్ళీ చూడండి దీనికి క్రొత్తగా ఏమీ లేదు కాని మీరు ఉపయోగించిన మరియు ఉదాహరణలను మళ్ళీ పని చేయమని నేను గట్టిగా సలహా ఇస్తాను ఈ ఉదాహరణ ను నేను ప్రెజెంటేషన్ల ద్వారా చాలా విస్తృతంగా ఉపయోగించాను మరియు ఈ ఉదాహరణ తరచుగా సూచించబడుతుంది కాబట్టి మీరు ఈ ఉదాహరణలపై మరింత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని నేను గట్టిగా సలహా ఇస్తున్నాను ప్రాక్టీస్ చేయండి వాటి కోసం అన్ని రకాల డయాగ్రమ్ లను చేయడానికి ప్రయత్నించండి వాటి కోసం అన్ని రకాల విశ్లేషణలు చేయడానికి ప్రయత్నించండి వ్యవస్థలను మీరు అనేక బహుళ స్థాయిలలో పరిశీలించడానికి ప్రయత్నించండి వీటితో పాటు మేము సిద్ధం చేసిన కొన్ని చిన్న వ్యవస్థ వివరణలు పోస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను స్టోరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మరియు కార్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పని చేయమని నేను గట్టిగా సలహా ఇస్తాను కాబట్టి ఇవి కూడా ఒకటిన్నర 2 పేజీల వివరణ లాంటివి కాబట్టి మేము త్వరలో ఈ pdf ఫైళ్ళను అప్లోడ్ చేస్తాము మరియు మీరు వాటిని అదనపు ఉదాహరణలుగా ఉపయోగించవచ్చని నేను సూచిస్తున్నాను మీరు వీడియోను చూసి సెలవు నిర్వహణ వ్యవస్థతో ప్రాక్టీస్ చేసి ఉంటే అప్పుడు ఈ సిస్టమ్లలో ఒకదాన్ని ఎంచుకొని ఇలాంటి విశ్లేషణ చేయడానికి ప్రయత్నించి ఇలాంటి నమూనాలను రూపొందించడానికి ప్రయత్నించడం మంచిది ఈ నమూనా ఉదాహరణ వ్యవస్థల ఆధారంగా UML నమూనాలు చేయడానికి ప్రయత్నించండి మీకు అవసరమైతే పుస్తకాలను చూడండి అప్పుడు ఇవి 2 పుస్తకాలు OOAD లోని గ్రేడి బూచెస్ పుస్తకం ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన పుస్తకం ఇది మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్ గురించి చర్చించిన కోర్సు యొక్క మొదటి సగం వరకు మొదట్నుంచీ అనుసరిస్తున్నాము ప్రాథమికంగా చాలా విషయాలు ఈ పుస్తకం నుండి వచ్చాయి కాబట్టి మీరు ఈ పుస్తకాన్ని చూస్తే అది సహాయపడుతుంది కానీ అదనంగా నేను మీకు UML పై ప్రశ్నలు ఉంటే మీరు లెర్నింగ్ UML 2 0 ని కూడా చూడండి అని నేను సూచిస్తున్నాను అనుసరించడానికి ఇది చాలా మంచి పుస్తకం అని నేను కనుగొన్నాను కానీ దానితో పాటు చెప్పాలంటే UML 2 5 డయాగ్రమ్ సైట్తో సహా చాలా మంచి సమాచారం ఉన్న అనేక సైట్లు ఉన్నాయి వీటి కోసం మా ప్రెజెంటేషన్ స్లైడ్లలో మీరు URLను కనుగొనవచ్చు కాబట్టి మీరు UML కోసం కూడా ఎంచుకోవచ్చు మరియు మీరు దాని నుండి పని చేయవచ్చు చివరగా ఈ కోర్సుకు మించి మీరు మరింత అధ్యయనం చేయాలనుకుంటే మీరు మరింత అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి అప్పుడు మీరు చేయగలిగేవి ఏమిటంటే UML తో మోడలింగ్ సాధన చేయవచ్చు మనము చూసినట్లుగా UML చాలా విస్తారంగా ఉంది ఈ డయాగ్రమ్ లన్నింటికీ మిమ్మల్ని పరిచయం చేయడానికి చర్చించడానికి 15 16 మాడ్యూల్ లు తీసుకున్నాను కాబట్టి UML యొక్క సూక్ష్మ నైపుణ్యాలను మరియు మీరు దానిని ఎంత శక్తివంతంగా ఉపయోగించవచ్చో తెలుసుకోవటానికి మీకు ఎక్కువ సమయం పడుతుంది కానీ మీరు అలా చేస్తే అది డెవలపర్గా మీ పరంగా చాలా మంచిదిగా మారుతుంది అది కూడా సాఫ్ట్వేర్ సిస్టమ్ల డెవలపర్ పరంగా మీరు అనాలిసిస్ మరియు డిజైన్ ను చూస్తున్నప్పుడు ఇది మంచిది అమలు చేయడానికి సాధ్యమయ్యే మార్గాలను చూడటం కూడా మంచిది కాబట్టి మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో కూడా కోర్సులు తీసుకోవాలని నేను గట్టిగా సలహా ఇస్తున్నాను ప్రాధాన్యత క్రమంలో నా 3 సిఫార్సులు ఇవి మీరు C లో లేదా Java లో లేదా Python తో సమాంతరంగా OOP కోర్సు చేయాలని మరియు వాటిని ప్రాక్టీస్ చేయాలని నేను సూచిస్తాను వాస్తవానికి అనాలిసిస్ మరియు డిజైన్ ఆచరణలో పెట్టడం తప్ప మరొకటి కాదు కాబట్టి మితమైన పరిమాణ వ్యవస్థలను విశ్లేషించండి రూపకల్పన చేయండి మరియు అమలు చేయండి తద్వారా మీ అనుభవాల ద్వారా ఏది పని చేస్తుంది మరియు ఏది పని చేయదు అని రెండవ స్థాయిలో తెలుసుకోవచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ను మరింత లాంఛనంగా అధ్యయనం చేయడాన్ని మీరు పరిగణించవచ్చని నేను సూచిస్తున్నాను మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ ప్రాక్టీసులను ఆచరణ చేసేటప్పుడు ప్రక్రియలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు ఉపయోగించడానికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ను మరింత లాంఛనంగా అధ్యయనం చేయవచ్చు కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్పై కోర్సు దీని ద్వారా ముగిసిందని నేను చెప్తాను సాఫ్ట్వేర్ సిస్టమ్స్ విశ్లేషణ రూపకల్పన మరియు UML డయాగ్రమ్ యొక్క అనువర్తనం మరియు మనము ఇక్కడ చర్చించిన OOAD యొక్క విభిన్న విధానాలతో మీరు ఖచ్చితంగా మీ భవిష్యత్ ప్రయత్నం కోసం తీసుకుంటే మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను మరియు మీరు రాయబోయే పరీక్షకు నా శుభాకాంక్షలు